పేటెంట్ హక్కులు కావాలంటే ఒక పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేటెంట్ కార్యాలయంలో పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలౌతుంది ఆ తర్వాత ఆ పేటెంట్ కార్యాలయం ఆ దరఖాస్తును నిశితంగా పరిశీలించడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా అయిన తరువాత పేటెంట్ ను మంజూరు చేయడం జరుగుతుంది దీన్నే పేటెంట్ పరిభాషలో పేటెంట్ ప్రాసిక్యూషన్ అంటాము ఈ పేటెంట్ హక్కు అమలు బాధ్యత కోర్టులదే పేటెంట్ కార్యాలయం లేదా మేధో సంపత్తి హక్కుల కార్యాలయం యొక్క పని పేటెంట్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పేటెంట్ ఇవ్వడం అయితే వాటిని అమలు చేసే పని కోర్టులు లేదా న్యాయ వ్యవస్థది కాబట్టి ఎక్కడన్నా పేటెంట్ యొక్క ఉల్లంఘన ఉంటే పేటెంట్ హక్కుదారుడు కోర్టులలో ఉల్లంఘన దావా వేయవలసి ఉంటుంది పేటెంట్ల యొక్క ప్రాథమిక అంశాలు పేటెంట్లు హక్కుదారుడికి ప్రత్యేకమైన గుత్తాధిపత్యాన్ని అందిస్తాయి ఈ హక్కును ప్రభుత్వం ప్రదానం చేస్తుంది మరియు ఇది దరఖాస్తు చేసిన తేదీ నుండి 20 సంవత్సరాల కాలానికి ఉంటుంది ఈ ప్రత్యేకమైన హక్కు అమ్మే హక్కుకి ఉపయోగించే హక్కుకి అమ్మకానికి పెట్టే హక్కుకి లేదా ఆ ఆవిష్కరణను దిగుమతి చేసుకునే హక్కుకి సంబంధించినది ఈ ప్రత్యేకమైన హక్కు వాస్తవానికి ఇతరులను మినహాయించే హక్కు కాబట్టి పేటెంట్ పరిధిలోకి వచ్చే ఈ ఆవిష్కరణను 'తయారు చేయడం అమ్మడం ఉపయోగించడం అమ్మడం లేదా దిగుమతి చేసుకోవడం' నుండి ఇతరులను మినహాయించే హక్కు మీకు ఉంది పేటెంట్లు ప్రాదేశికమైనవి అంటే భారత పేటెంట్ కార్యాలయం పేటెంట్ మంజూరు చేస్తే అది శ్రీలంకలో అమలు చేయబడదు లేదా బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ లేదా వేరే ఏదైనా పొరుగు దేశాలలో అమలుచేయబడదు కాబట్టి స్థానిక పేటెంట్ కార్యాలయాల ద్వారా పేటెంట్లు మంజూరు చేయబడతాయి మరియు అవి స్థానిక పేటెంట్ కార్యాలయాలచే మంజూరు చేయబడినందున వాటి ఆపరేషన్ యొక్క భూభాగం కూడా ఆ కార్యాలయాల అధికార పరిధికి పరిమితం అందువలననే భారతీయ పేటెంట్ భారతదేశం యొక్క సరిహద్దుల పరిధులలో మాత్రమే అమలు చేయబడుతుంది ఇవి 20 సంవత్సరాల కాలానికి మంజూరు చేస్తారు పేటెంట్ వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు పేటెంట్ యొక్క ఉద్దేశ్యం లేదా పేటెంట్ మంజూరు చేయడంలోని ఉద్దేశ్యం ఆ సాంకేతికతను గుర్తించడం కాబట్టి పేటెంట్ దాఖలు చేయడం వలన పేటెంట్ హక్కుదారునికి లేదా పేటెంట్ యజమానికి ఇతరులను మినహాయించి ఒక నిర్దిష్ట రంగంలో పనిచేసే హక్కు వస్తుంది కాబట్టి ఆ సాంకేతిక రంగం నుండి బయటకు రాగల ఏ ఉత్పత్తులను అయినా ఇప్పుడు పేటెంట్ యజమాని హక్కుగా చెప్ప వచ్చు ఆవిష్కర్తకు పరిమిత గుత్తాధిపత్యాన్ని అందించడం ద్వారా ఆవిష్కరణను వాణిజ్యపరంగా ప్రోత్సహించే సాధనంగా కూడా పేటెంట్లను చూడవచ్చు పేటెంట్ వ్యవస్థ వాస్తవానికి ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో సమయం కృషి మరియు డబ్బు ఖర్చు చేయడం వంటి పనులను చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది ప్రపంచంలో పేటెంట్లు అనే వ్యవస్థ లేకపోతే కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడానికి ప్రజలు సమయం మరియు వనరులను పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు పేటెంట్లు అనే వ్యవస్థ లేకపోతే ఒక వ్యక్తి ఒక ఆవిష్కరణతో బయటకు వచ్చినప్పుడు ఒక పోటీదారు దానిని దొంగిలించి లేదా కాపీ చేసి మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి క్రొత్త విషయాలను రూపొందించడానికి సమయం మరియు కృషిని పెట్టుబడి పెట్టే వ్యక్తులకు పేటెంట్లు రక్షణను ఇస్తాయి ఇంతకు ముందే చూసినట్లుగా ప్యారిస్ కన్వెన్షన్ WTOలో భాగమైన TRIPS ఒప్పందం వంటి కొన్ని అంతర్జాతీయ సమావేశాల ద్వారా మనం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము అంతే కాక పేటెంట్ దాఖలు చేయడానికి అంతర్జాతీయంగా Patent Cooperation Treaty లాంటి ఒప్పందాలున్నాయి ఇంతకు ముందు చెప్పినట్లుగా భారతదేశంలో పేటెంట్ల చట్టం అనేది బ్రిటిష్ వారిచే దిగుమతి చేయబడింది బ్రిటీషర్లు దేశాన్ని పాలించేటప్పుడు 1911 నాటి పేటెంట్ చట్టాన్నిభారత దేశానికి తీసుకువచ్చారు ఇది బ్రిటీష్ చట్టం కాబట్టి వారికే ఉపయోగపడే చట్టం స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పేటెంట్లు ఒక దేశం యొక్క అభివృద్ధికి మార్గాలు కాబట్టి భారతదేశానికి స్వంత పేటెంట్ చట్టం అవసరం ఉందని అందరు భావించారు కాబట్టి స్వాతంత్య్రానంతరం నిపుణుల నేతృత్వంలో రెండు కమిటీలు వేసారు అవి టెక్ చంద్ కమిటీ తరువాత అయ్యంగార్ కమిటీ ఈ రెండు కమిటీలు అప్పటికే అమల్లో ఉన్న 1911 చట్టం జాతీయ ప్రయోజనాలకు సరిపోతుందో లేదో అధ్యయనం చేయడానికి స్థాపించబడింది భారత దేశం స్వతంత్ర దేశం అయింది కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తిగా మారటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ చట్టం జాతీయ ప్రయోజనాలకు సరిపోతుందో లేదో అధ్యయనం చేయడానికి ఈ రెండు కమిటీలు ప్రయత్నించాయి స్థానిక మరియు జాతీయ అభివృద్ధికి ఈ చట్టం అనుకూలంగా లేదని రెండు కమిటీలు కనుగొన్నాయి కాబట్టి పేటెంట్ చట్టాలను సవరించడానికి టెక్ చంద్ కమిటీ తరువాత అయ్యంగార్ కమిటీ ప్రతిపాదించిన సూత్రాలను ఆధారంగా చేసుకునే 1970 చట్టం తీసుకు వచ్చారు

కాబట్టి 1970 చట్టం మొదటిసారిగా ఔషదాల ఉత్పత్తికి ఉన్న రక్షణను తొలగించింది 1911 చట్టం ఔషధాల ఉత్పత్తికి రక్షణను ఇచ్చింది ఇప్పుడు 1970 చట్టం ద్వారా ఇది తొలగించబడింది 1970 చట్టం పేటెంట్ కాల పరిమితిలో కూడా కొన్ని మార్పులను చేసింది పేటెంట్ కాల పరిమితి 14 సంవత్సరాలు మరియు ఆహారం మరియు ఔషదాలు కాల పరిమితిని ఇది తగ్గించింది ఇది ఐదు నుండి ఏడు సంవత్సరాల మధ్య మారుతూ ఉంటుంది ఈ 1970 చట్టంలో నిర్బంధ లైసెన్సింగ్కు కూడా నిబంధనలు ఉన్నాయి 1995 లో భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం పొందిన తరువాత ఈ చట్టం మూడుసార్లు 1999 లో 2002 లో మరియు 2005 లో సవరించబడింది ఈ సవరణలన్నీ WTO యొక్క TRIPS ఒప్పందానికి అనుగుణంగా తీసుకువచ్చినవే TRIPS ఒప్పందం ఒక అంతర్జాతీయ ఒప్పందం ఇది వివిధ విషయాలపై ఒక ప్రామాణికతను తీసుకువచ్చింది TRIPS ఒప్పందం WTO సభ్య దేశాల మధ్య 8 సంవత్సరాల చర్చల యొక్క ఫలితం పేటెంట్ కాల పరిమితి దరఖాస్తు చేసిన తేదీ నుండి 20 సంవత్సరాలు అని ఈ ఒప్పందం నిర్ణయించింది ఇది ఒక ప్రమాణాన్ని తీసుకువచ్చింది భారతదేశం ఇంతకుముందు ఆవిష్కరణలకు 14 సంవత్సరాల వ్యవధి ఇచ్చేది ఆహారం మరియు ఔషధ రంగానికి సంబంధించిన ఆవిష్కరణలకు తక్కువ వ్యవధి ఇచ్చేది ఇప్పుడు దీనిని మార్చవలసి వచ్చింది ఇదే కాకుండా భారత పేటెంట్ పాలనా వ్యవస్థ మందులు మరియు ఔషధాల ఉత్పత్తులకు పేటెంట్లను మంజూరు చేయలేదనే వాస్తవాన్ని కూడా మనం తొలగించాలి కాబట్టి భారత పేటెంట్ విధానంలో 1999 పేటెంట్ల చట్టం ద్వారా సవరణలు జరిగాయి తరువాత 2002 లో మరియు తరువాత 2005 లో సవరణలు జరిగాయి ఈ మూడు సవరణల ద్వారా భారత చట్టాన్ని TRIPS ఒప్పందానికి అనుగుణంగా తీసుకువచ్చారు ఈ చట్టాన్ని సవరించిన వెంటనే నిబంధనలను కూడా సవరించారు ఇప్పుడు నియమాలు చట్టానికి అనుబంధంగా ఉన్నాయి వాటిని ప్రతినిధి చట్టం అని పిలుస్తాము నియమాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అయితే ఈ చట్టాలు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి కాబట్టి 2003 లో గణనీయమైన మార్పు వచ్చింది కొత్త నియమాలు వచ్చాయి ఈ నియమాలు 2005 2006 2013 2014 మరియు ఈ మధ్య కాలంలో 2016 లో సవరించబడ్డాయి కాబట్టి 2005 లో చేసిన పేటెంట్ల చట్ట సవరణతో మనం ఇప్పుడు సాంకేతికతతో సంబంధం లేకుండా ఉత్పత్తి మరియు ప్రాసెస్ పేటెంట్లను అందిస్తున్నాము ఇంతకుముందు మందులు మరియు ఔషధాలకు ఉత్పత్తి పేటెంట్లను మంజూరు చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు అది పోయింది నూతన భారతీయ పేటెంట్ల చట్టం ప్రకారం రెండు రకాల పేటెంట్లు ఉత్పత్తి కోసం లేదా ఒక ప్రక్రియ కోసం మంజూరు చేయబడతాయి కాబట్టి పేటెంట్ స్పెసిఫికేషన్లో వివరణ మరియు క్లెయిమ్ లు ఉన్నాయి కాబట్టి వాదనలతో పాటు వివరణాత్మక భాగం పేటెంట్ స్పెసిఫికేషన్ అని మనం పిలుస్తాము లేదా సూచిస్తాము ఇప్పుడు వర్ణనలో చాలా భాగాలు ఉన్నాయి దీనికి శీర్షిక ఉంది దీనికి నేపథ్యం సారాంశం వివరణాత్మక వివరణ ఉంటుంది Abstract మరియు డ్రాయింగ్లు కూడా వివరణాత్మక వర్ణనలో ఒక భాగంగా మారాయి కాబట్టి వర్ణన భాగంలో వివిధ భాగాలు ఉన్నాయని ఇది మనకు చెబుతుంది శీర్షికకు చట్టబద్ధమైన అవసరం ఉంది బ్యాక్ గ్రౌండ్ మరియు సారాంశం అనేది వివరణాత్మక వర్ణనలో ఒక భాగం దీని గురించి ఇప్పుడు చర్చిద్దాం పేటెంట్ ఎవరిని ఉద్దేశించి రాయబడింది పేటెంట్ రకరకాల వ్యక్తులకు సంబోధించబడుతుంది నేను 2007 లో నా మొదటి పుస్తకాన్ని వ్రాసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించాను పేటెంట్ స్పెసిఫికేషన్ అనేవి ఆసక్తికరమైన పత్రాలు అవి నిపుణుల బృందం అయిన పేటెంట్ ఏజెంట్లచే వ్రాయబడ్తాయి సృజనాత్మక వ్యక్తుల ఆవిష్కర్తల కు అవి హక్కులను ఇస్తాయి ఒక ఊహాత్మక సమూహానికి ఉద్దేశించి ఇవ్వబడతాయి ఆ వ్యక్తులను కళలో నైపుణ్యం గల వ్యక్తులు అని పిలుస్తాము మరియు అత్యవసరమైతే చట్టబద్ధంగా శిక్షణ పొందిన వ్యక్తులు పరీక్షకులు మరియు న్యాయమూర్తుల బృందం వీటిపై వారి వ్యాఖ్యానాన్ని ఇవ్వవచ్చు ఇప్పుడు పేటెంట్ స్పెసిఫికేషన్లు ఒకే రకమైన వ్యక్తులను ఉద్దేశించి రాయబడలేదని మనం చూడవచ్చు ఈ సమూహానికి ఇంకా చాలా మందిని చేర్చవచ్చు పేటెంట్ ఉన్న స్టార్టప్ను చూడటానికి ఆసక్తి ఉన్న angel investors ను దీనిలో చేర్చవచ్చు మేధో సంపత్తి విలువ తెలిసిన కన్సల్టెంట్లను జోడించవచ్చు రుణం ఇచ్చేముందు లేదా సంస్థలో కొంత పెట్టుబడి పెట్టడానికి ముందు ఒక నిర్దిష్ట మేధో సంపత్తిని కొలవాలనుకునే ఆర్థిక వ్యక్తులను మీరు దీనిలో కలపవచ్చు కాబట్టి పేటెంట్ స్పెసిఫికేషన్ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులను చాలా మందిని చూసి ఉండవచ్చు కాని సాంకేతికంగా చూస్తే పేటెంట్ స్పెసిఫికేషన్ అనేది ఒక సృజనాత్మక కళలో నైపుణ్యం ఉన్న వ్యక్తికి సంబోధించబడుతుంది ఇది ఊహాత్మకం ఎందుకంటే ఈ కళలో నైపుణ్యం ఉన్న వాళ్ళు కొన్ని సమయాల్లో ఒక సమూహం అయి ఉండవచ్చు ఇది వేర్వేరు భాగాలలో పనిచేసే వ్యక్తుల సమూహం కూడా కావచ్చు ఇది పేటెంట్ స్పెసిఫికేషన్ను వివరించడానికి లేదా అర్ధం చేసుకోడానికి తీసుకువచ్చే వివిధ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తుల సమూహం కావచ్చు ఇది ఒక ఊహాత్మక నిర్మాణం ఎందుకంటే ఒక ఆవిష్కరణ మూడు రంగాల నుండి సాంకేతికతను మిళితం చేస్తే మీరు అంతా ఊహాజనితంగా సమీకరించవలసి ఉంటుంది అంటే మీరు సాంకేతిక పరిజ్ఞానం యొక్క మూడు రంగాల నుండి నైపుణ్యాలు పొందిన వ్యక్తుల సమూహాన్ని సమీకరించడం లేదు కాబట్టి ఆ కోణం నుండే పేటెంట్ నిర్మించబడింది మీరు ఇక్కడ చూస్తే యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేసిన పేటెంట్ కనిపిస్తుంది దీనిని ఒక ఉదాహరణగా ఇక్కడ ఇస్తున్నాము ఎందుకంటే ఇవి ప్రచురించబడిన పేటెంట్ దరఖాస్తులు యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ కార్యాలయం ప్రచురించిన పేటెంట్లు చాలా వివరణాత్మకమైనవి మరియు వాటిలో స్పెసిఫికేషన్ యొక్క వివిధ భాగాలను అర్థం చేసుకోవడం సులభం దీని తర్వాత భారత దేశంలో దాఖలు చేసిన పేటెంట్ చూపిస్తాను తద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కానీ యుఎస్ పేటెంట్ కార్యాలయం ద్వారా పేటెంట్ స్పెసిఫికేషన్ చేయబడిన పద్ధతి అర్థం చేసుకోవడం చాలా సులభం ఎందుకంటే దీన్లో అన్ని వివరాలు ఒకే స్థలంలో ఉన్నాయి కాబట్టి మీరు యునైటెడ్ స్టేట్స్ పక్కన 19 12 అనే సంఖ్యలను కనుగొంటారు ఆ తర్వాత 54 76 10 43 బ్రాకెట్లలో ఉన్నాయి ఇప్పుడు ఇవి సార్వత్రిక సంకేతాలు ఇవే సంకేతాలు పేటెంట్ మంజూరు చేసిన కార్యాలయంతో సంబంధం లేకుండా పేటెంట్ అధికారులు ఉపయోగిస్తున్నారు కాబట్టి కోడ్ 76 ఆవిష్కర్త పేరు కోసం ఉంటుంది కోడ్ 22 అది దాఖలు చేసిన తేదీకి ఉంటుంది అప్పుడు కోడ్ 57 abstract కోసం ఉంటుంది ఈ సంకేతాల ప్రయోజనం ఏమిటంటే పేటెంట్ ఏ భాషలో వ్రాయబడినా ఇబ్బంది ఉండదు ఇప్పుడు జపనీస్ పేటెంట్ జపనీస్ భాషలో వ్రాయబడుతుంది చైనీస్ భాషలో చైనీస్ పేటెంట్ యూరోపియన్ పేటెంట్లు ఫ్రెంచ్ భాషలో ఉండవచ్చు అది ఆంగ్లంలో ఉండవచ్చు కాబట్టి పేటెంట్లు వేర్వేరు భాషలలో వ్రాయబడినా సరే ఈ సార్వత్రిక సంకేతాలు వీటిని మనం అర్ధం చేసుకోవడానికి సహాయపడతాయి కనీసం అక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే సంఖ్యల ప్రచురణ తేదీకి సంబంధించి కోడ్ 43 ఉంది ఇప్పుడా కోడ్ చూడంగానే ఆ పత్రం ఏ భాషలో ఉన్నా అది ప్రచురణ తేదీ అని మీకు తెలుస్తుంది కాబట్టి సార్వత్రిక సంకేతాలు వేర్వేరు పేటెంట్ అధికారులచే వేర్వేరు స్పెసిఫికేషన్లలో ఉపయోగించబడతాయి కాని సంఖ్యలు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు మరియు దీనిని గ్రంథ పట్టిక వివరాలు అంటారు ఈ పేటెంట్ గురించి ఉన్న గ్రంథ పట్టిక వివరాలు ఏమిటో గ్రంథ పట్టిక వివరాల శీర్షిక తెలియ చేస్తుంది ఆవిష్కర్తల పేరు దరఖాస్తు సంఖ్య అది దాఖలు చేసిన తేదీ వర్గీకరణ శీర్షిక పేటెంట్ దాఖలు చేయబడిన కార్యాలయం పేరు పరిపాలనా ప్రయోజనాల కోసం బార్కోడ్ను కూడా మీరు చూస్తారు యుఎస్ కార్యాలయం కూడా ఈ బార్కోడ్ ఇచ్చింది ఇప్పుడు మీరు ఫారం 2 లో చూసినట్లుగా abstract ని కూడా చూస్తారు ఇది భారతీయ దరఖాస్తు ఫారం 2 లో సంతకం మరియు తేదీ తర్వాత వస్తుంది కానీ ఇక్కడ అది వేరే విధంగా ప్రదర్శించబడుతుంది ఇక్కడ abstract ముందు ఉంటుంది ఇప్పుడు ఈ abstractలో మనం మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది Abstract అంటే ఏమిటో అది చేసే పని ఏమిటో కూడా దానిలో వివరంగా ఉంటుంది నియమం 13 చూస్తే నియమం 13 ఈ abstract విధులు ఏమిటి అన్న విషయాన్ని మనకు తెలియ చేస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఇవి ఒకే పని చేస్తాయి అవి ఆవిష్కరణను వివరిస్తాయి ఇది ఒక సంక్షిప్త సారాంశం మరియు ఇది ఆవిష్కరణకు చెందిన సాంకేతిక రంగాన్ని సూచిస్తాయి ఇది ఆవిష్కరణ యొక్క సాంకేతిక పురోగతి ప్రధాన ఉపయోగాన్ని వివరిస్తుంది మరియు ఇది ఒక రసాయన పదార్ధం అయితే రసాయన సూత్రాన్ని కూడా కలిగి ఉండవచ్చు దీన్నే abstract అంటారు ఇప్పుడు పేటెంట్ స్పెసిఫికేషన్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం యాంత్రిక పరికరాల పేటెంట్ దరఖాస్తును చూస్తే డ్రాయింగ్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి మొదటిగా ఒక ఫిగర్ ఉంటుంది తర్వాత ఇంకా చాలా ఫిగర్ లు ఫిగర్ 1 మరియు ఫిగర్ 2 అని ఉంటాయి అన్ని డ్రాయింగ్లు ఒక దానితో ఇంకొకటి ముడి పడి ఉంటాయి ఇప్పుడు మనం పేటెంట్లో 'వ్రాత భాగం' చూద్దాం ఈ పేటెంట్ టైటిల్ 'combination pen with correction marker' అని చూడవచ్చు మీరు ఈ నంబర్ US 20120093562A1 ను గమనించవచ్చు దీన్ని www google compatents లో శోధించవచ్చు ఇది గూగుల్ అందించిన పేటెంట్ డేటాబేస్ శోధనా పరికరం లేదా మీరు యుఎస్ పేటెంట్ ఆఫీస్ వెబ్సైట్కు కూడా వెళ్లి ఈ నంబర్ల కోసం శోధించవచ్చు అప్పుడు మీకు ఈ పేటెంట్ కు సంబందించిన పత్రాలు వస్తాయి కాబట్టి మీరు మరేదైనా పేటెంట్ను శోధించాలనుకుంటే మీరు www compatents కు వెళ్ళవచ్చు మరియు మీరు ఆవిష్కరణ యొక్క శీర్షికను వ్రాయవచ్చు లేదా మీకు క్లెయిమ్ ఏదైనా ఉంటే మీరు క్లెయిమ్ వేయవచ్చు ఇంకా దీంట్లో ఒక అధునాతనమైన శోధనా సౌలభ్యం కూడా ఉంది అది మీకు ఈ పత్రాలను ఇస్తుంది ఇప్పుడు 'combination pen with correction marker' ఉందని ఇక్కడ మీరు కనుగొంటారు ఇలా స్పెసిఫికేషన్ యొక్క మొదటి విభాగం వివరణాత్మక విభాగం అవుతుంది కాబట్టి పేటెంట్ స్పెసిఫికేషన్ రెండు భాగాలను కలిగి ఉంటుండి వివరణాత్మక భాగం మరియు క్లెయిమ్ వివరణాత్మక భాగంలో వివిధ ఉపశీర్షికలు ఉన్నాయి పేటెంట్ స్పెసిఫికేషన్ శీర్షికతో మొదలౌతుంది దాంట్లో abstract ఉంటుంది వివరణాత్మక భాగం ఉంటుందని ఇదివరకే చూసాం దాని తర్వాత క్లెయిమ్స్ ఉంటాయి ఆ తర్వాత సంతకం ఉంటుంది వీటిని ఫారం 2 లో మనం చూసాం ఇప్పుడు ఆవిష్కరణ యొక్క నేపథ్యం ఆవిష్కరణ రంగంతో ప్రారంభమవుతుంది ఆవిష్కరణ యొక్క క్షేత్రం ఆవిష్కరణ ఏ సాంకేతిక రంగానికి చెందినదో మీకు తెలియజేస్తుంది అప్పుడు దీనికి సంబంధించిన కళ యొక్క వివరణ అనే శీర్షిక కూడా ఉండవచ్చు ఎందుకంటే ఆవిష్కరణలు ఎప్పుడూ సంక్షిప్త సారాంశంలో ఉండవు ఆవిష్కరణకు ముందస్తు జ్ఞానం లేదా ముందస్తు కళ లేదా సంబంధిత కళ ఎల్లప్పుడూ ఉంటుంది అవి పూర్వ కళ యొక్క వర్ణన కావచ్చు ఈ పూర్వ కళ యొక్క వర్ణన సాధారణ ప్రకటన కావచ్చు లేదా ఇది మునుపటి పేటెంట్ను సూచించే పేటెంట్ సంఖ్యను సూచించ వచ్చు శాస్త్రీయ వ్యాసం లేదా పరిశోధన ప్రచురణ వంటి నిర్దిష్ట ప్రకటనలు కావచ్చు కాబట్టి సంబంధిత కళ యొక్క వివరణ రిఫరెన్స్ ద్వారా కావచ్చు లేదా ఇక్కడ వివరించిన విధంగా ఇది సాధారణ మార్గం ద్వారా కూడా కావచ్చు అప్పుడు కొంత నేపథ్యాన్ని మీరు కనుగొంటారు ఆవిష్కరణ యొక్క సారాంశం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే 7 వ పేరా వరకు US పేటెంట్ నంబర్ 635943 ను వివరించడం మనం చూడవచ్చు కాబట్టి ఇది ఇంతకుముందు ఉన్న ఒక ఆవిష్కరణకు వివరణ దీనిని మనం ముందు కళ అని పిలుస్తాము మీరు ఇక్కడ 4600327 పేటెంట్ నంబర్కు మరొక వివరణను కనుగొన్నారు ఇది కూడా దీనికి సంబంధించిన ప్రస్తుత ఆవిష్కరణ కాబట్టి మీరు నిర్దిష్ట సూచనలు లేకుండా మునుపటి కళ యొక్క విస్తృత వర్ణనను కలిగి ఉండవచ్చు లేదా మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇప్పటికే పేటెంట్ పొందిన ముందస్తు కళ యొక్క నిర్దిష్ట సూచనలను కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు పారా 7 ఈ ఆవిష్కరణ ఉనికిలోకి రాకముందు ఉన్న ఆవిష్కరణ యొక్క స్థితితో ముగుస్తుంది ఇప్పుడు ఆవిష్కరణ యొక్క సారాంశం దీంట్లో మనం ఆవిష్కరణ గురించి మాట్లాడుతాము ప్రస్తుత ఆవిష్కరణ ఒక పెన్నుతో సంబంధం కలిగి ఉంటుంది ఇప్పుడు ఇది వివిధ వస్తువులను వివరిస్తుంది ఇప్పుడు ఇది ప్రస్తుత ఆవిష్కరణ యొక్క మరొక ఆవిష్కరణ అని మీరు చూడవచ్చు మరియు మునుపటి కళలో అంతర్లీనంగా ఉన్న ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్లో ఉన్న కొన్ని ప్రతికూలతలను ఈ ఆవిష్కరణ అధిగమించిందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆవిష్కరణ యొక్క సారాంశంలో లక్ష్యాలు మరియు పరిష్కరించబడిన సమస్య ఉంటుంది పూర్వ కళలోని సమస్య ఎలా పరిష్కరించబడిందో అన్న సమాచారం ఉంటుంది దీని తర్వాత డ్రాయింగ్ల గురించి క్లుప్త వివరణ ఉంది ఇప్పుడు మీరు ఫిగర్ 1 మరియు 2 చూశారు ఫిగర్ 1 వివరించబడింది ఇక్కడ ఫిగర్ 2 కూడా వివరించబడింది ఇది డ్రాయింగ్ యొక్క వివరణ పెర్స్పెక్టివ్ వ్యూ డ్రాయింగ్ ఉంటుంది క్రాస్ సెక్షన్ వ్యూ డ్రాయింగ్ ఉంటుంది స్ప్లిట్ వ్యూ డ్రాయింగ్ ఉంటుంది పేటెంట్ ను అర్ధం అయ్యేలా వివరించడానికి వివిధ రకాల డ్రాయింగ్లు ఉన్నాయి ఇక్కడ మీకు పెర్స్పెక్టివ్ వ్యూ డ్రాయింగ్ ఉంది ఇప్పుడు డ్రాయింగ్ యొక్క వివరణను అనుసరించి తదుపరి శీర్షిక డ్రాయింగ్ యొక్క వివరణాత్మక వర్ణన అవుతుంది వివరణాత్మక వర్ణనలో ఈ పరికరం ఎలా నిర్మించబడింది వాటి భాగాలు ఏమిటి ఆ భాగాలు ఒకదానితో ఒకటి ఎలా పనిచేస్తాయో వర్ణించ బడుతుంది ఇది వివరణాత్మక వర్ణన ఇప్పుడు ఈ వివరణాత్మక వర్ణనలో మీరు correction marker సంఖ్యను బ్రాకెట్లో 100 గా చూస్తారు గొట్టపు బాడీని 102 లో చూస్తారు ఇప్పుడు మీరు ఆ డ్రాయింగ్కు తిరిగి వెళితే ఈ భాగాలన్నీ డ్రాయింగ్ 100 లో గుర్తించబడ్డాయి డ్రాయింగ్లో అవి వివరించబడలేదు పేటెంట్ చట్టంలో అవసరమయ్యే డ్రాయింగ్లో అవి వివరించబడలేదని నా ఉద్దేశ్యం డ్రాయింగ్లో మీకు వ్రాతపూర్వక ప్రకటనలు లేదా వ్రాతపూర్వక వివరణలు ఉండకూడదు డ్రాయింగ్ అనేది 'flow diagram' లో తప్ప ఇంకెక్కడైనా అది సంఖ్య మాత్రమే అవుతుంది నియమం 13 లో సూచించినట్లుగా అది 'flow diagram' అయితే పదాలు ఉంటాయి పదాలు కలిగి ఉన్న ఏకైక స్థలం 'flow diagram' మాత్రమే అని మనం చూశాము అలా కాకుండా మిగతా డ్రాయింగ్లలో సంఖ్యలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ సంఖ్యలు ఉన్నందున మీకు డ్రాయింగ్ల గురించి వివరణాత్మక వర్ణన ఉంది వాస్తవానికి ఈ డ్రాయింగ్లు మనం ఇక్కడ చూసిన వాటి సంఖ్యలను సూచిస్తాయి కాబట్టి ఇవన్నీ క్రాస్ రిఫరెన్సులు గొట్టపు శరీరం సంఖ్య 102 దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా సంఖ్యను పునరావృతం చేస్తారు cartridge సంఖ్య104 పెన్ టిప్ సంఖ్య 114 ఇలా ఉంటాయి కాబట్టి ఈ సంఖ్యలను చూసినప్పుడు మీరు ఆ డ్రాయింగ్ను తిరిగి చూసి ఆ డ్రాయింగ్లో ఏ భాగం ఇక్కడ వివరించబడిందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి tubular body సంఖ్య 102 లాంటివి మీరు చూడవచ్చు డ్రాయింగ్ యొక్క ఈ వివరణ యాంత్రిక ఆవిష్కరణ గురించి అయినందున దీనికి విశ్లేషనాత్మక ఉదాహరణ అవసరం లేదు ఎందుకంటే ఈ డ్రాయింగ్ యొక్క వివరణలోనే అంతా ఉంటుంది అయితే ఒక రసాయన పదార్ధం యొక్క తయారీ కోసం మీరు ఒక ఉదాహరణ లేదా 2 ఉదాహరణలు కనుగొంటారు ఇది ఎలా తయారు చేయబడింది వివిధ పద్ధతుల ద్వారా దీనిని ఎలా తయారు చేయవచ్చు మరియు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రతికూలత ఉంటే వాటి ప్రయోజనం ఏమిటి లాంటి అంశాలు వివరించబడుతుంది కాబట్టి ఒక రసాయన పదార్ధం లాంటివి తయారుచేసే పద్ధతి గురించి చెప్పేటప్పుడు దృష్టాంతాలు మరియు ఉదాహరణలు ఉంటాయి కాని ఈ పేటెంట్ విషయంలో మీరు దానిని చూడలేరు ఎందుకంటే ఇది యాంత్రిక ఆవిష్కరణ మాత్రమే దీని గురించి వివరణాత్మక భాగంలో పూర్తి వివరణ ఉంటుంది చివరకు మీకు క్లెయిమ్ తో ముగుస్తుంది కాబట్టి సాంప్రదాయాన్ని అనుసరించి ఆవిష్కరణ అనేది ఎంత క్లిష్టంగా ఉన్నా ఈ క్లెయిమ్స్ మాత్రం ఒకే ఒక వాక్యంలో వ్రాయబడతాయి ఇది ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతున్న ఒక సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయం ద్వారా వాదనలు ఒకే వాక్యంలో వ్రాయబడతాయి కొన్నిసార్లు ఆవిష్కరణకు బహుళ భాగాలు ఉంటే మరియు భాగాలు ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట మార్గంలో సంకర్షణ చెందుతుంటే ప్రజలు దానిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి వేర్వేరు నిబంధనలు ఉన్నాయని చూపించడానికి కోలన్లు మరియు సెమికోలన్లు ఉపయోగించబడుతున్నాయని మనం అర్ధం చేసుకోవాలి ఇప్పటి వరకు యుఎస్ అప్లికేషన్ ను చూసాం యుఎస్ అప్లికేషన్ యొక్క నిర్మాణాన్ని చూశారు ఇప్పుడు ఒక భారతీయ అప్లికేషన్ చూద్దాం భారత దేశంలో వాడబడే ధరఖాస్తు ఫారం 2 ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక నిర్దిష్ట తేదీలో సవరించబడినది ఇక్కడ ఒక శీర్షిక ఉంది దాన్ని చూస్తే అది సవరించబడింది కాబట్టి అది కొట్టివేయబడి మరల తిరిగి వ్రాయబడిందని మనం చూడవచ్చు మరియు దరఖాస్తుదారుల పేరు కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు నేను దీనిని ఉదాహరణగా ఎందుకిస్తున్నానంటే ఈ పేటెంట్ వల్ల బజాజ్ టివిఎస్ మధ్య గొడవ వచ్చింది మద్రాసు హైకోర్టులో ఈ వివాదం ఇప్పుడు పెండింగ్లో ఉంది కాబట్టి ఇది వివరణతో మొదలవుతుంది యుఎస్ పేటెంట్ అప్లికేషన్లో మీరు కనుగొన్న శీర్షికలు ఇక్కడ లేవు ఇది ఆవిష్కరణకు సంబంధించిన విషయాలతో మొదలవుతుంది ఆవిష్కరణ ఏ సాంకేతిక రంగానిదో ఇక్కడ రాయబడి ఉంటుంది ఇక్కడ ఉపశీర్షికలు లేనప్పటికీ ఇది ఒక నిర్దిష్ట క్రమంలో ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆవిష్కరణ ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది యుఎస్ పేటెంట్కు ఒక క్రాస్ రిఫరెన్స్ కూడా దీనిలో ఉంది 4534322 అనే సంఖ్యను మీరు చూడవచ్చు మరియు ఇక్కడ కొన్ని డ్రాయింగ్లు కూడా ఉన్నాయి డ్రాయింగ్ల సంక్షిప్త వివరణ ఫిగర్ 1 మరియు ఫిగర్ 2 లో ఉంది మరియు డ్రాయింగ్ల యొక్క వివరణాత్మక వివరణ ఉంది కాబట్టి బ్రాకెట్లలో భాగాల గుర్తు ఉంటుంది ఈ పత్రంలో డ్రాయింగ్లు లేవు అవి వేరే పత్రంలో ఉన్నాయి ఇక్కడ స్పార్క్ ప్లగ్స్ అనే భాగాల సంఖ్య 21 మరియు 22 స్లీవ్ సంఖ్య 23 యుఎస్ అప్లికేషన్లో ప్రత్యేకమైన ఉపశీర్షికలను కలిగి ఉన్నప్పటికీ భారతీయ దరఖాస్తులో ఆ ఉపశీర్షికలు లేనప్పటికీ మిగతా విషయాల్లో ఇప్పటికీ ఒకటే పద్ధతిని అనుసరిస్తున్నాయి ఫిగర్ 1 చూస్తే అది మీకే అర్ధం అవుతుంది కాబట్టి ఇది డ్రాయింగ్ల యొక్క వివరణాత్మక వర్ణన మరియు ఇది ఇలాంటి పద్ధతిలోనే జరుగుతుంది ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి మీరు పేటెంట్ ఆఫీస్ వెబ్సైట్కు వెళ్లవచ్చు మరియు మీరు దానిని చదవడానికి ఆసక్తి కలిగి ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆపై మీకు కొన్ని ఫలితాలు ఉన్నాయి అవి పరీక్షించిన పరీక్షా ఫలితాలు చివరకు క్లెయిమ్స్ ఉన్నాయి మేము ఇది క్లెయిమ్ చేసాము అని చాలా స్పష్టంగా చెప్పాలి ఇది క్లెయిమ్ నంబర్ 1 ఇది క్లెయిమ్ నంబర్ 2 అని స్పష్టంగా రాయాలి భారతదేశంలో మీరు క్లెయిమ్లోని భాగాల సంఖ్యలను కూడా పేర్కొనవలసి ఉంటుంది కాబట్టి స్పార్క్ ప్లగ్ను క్లెయిమ్ చేస్తే దాని సంఖ్యను సూచించవలసి ఉంటుంది కాబట్టి అది క్లెయిమ్ 1 ఇప్పుడు క్లెయిమ్ 2 క్లెయిమ్ 1 లో క్లెయిమ్ చేసిన డిపెండెంట్ క్లెయిమ్ కాబట్టి ఇది క్లెయిమ్ 1 కు తిరిగి సూచిస్తుంది క్లెయిమ్ 3 మళ్ళీ డిపెండెంట్ క్లెయిమ్ 4 మళ్ళీ డిపెండెంట్ క్లెయిమ్ 5 మళ్ళీ ఆధారపడి ఉన్న క్లెయిమ్ ఎందుకంటే ఇది మునుపటి ఏదైనా క్లెయిమ్లలో క్లెయిమ్ చేసినట్లుగా 'మెరుగైన అంతర్గత దహన యంత్రాన్ని' గురించి చెబుతుంది కాబట్టి 1 నుండి 5 వరకు ఆధారపడి ఉన్నవే క్లెయిమ్ 6 ను స్వతంత్ర క్లెయిమ్ గా క్లెయిమ్ 7 ను ఓమ్నిబస్ క్లెయిమ్ గా పిలుస్తాము ఓమ్నిబస్ క్లెయిమ్లు ఇంతకుముందు మంజూరు చేసేవారు వాటిని ఇప్పుడు మంజూరు చేయడం లేదు ఇప్పుడు పేటెంట్ కార్యాలయానికి ఒక మాన్యువల్ ఉంది ఆ మాన్యువల్ 'ఓమ్నిబస్ క్లెయిమ్ లు' ఇకపై మంజూరు చేయబడవు అని స్పష్టంగా చెప్పింది ఇక్కడ వారు వివరించిన విధంగా ఇల్లస్ట్రేషన్లు మరియు డ్రాయింగ్లు ఓమ్నిబస్ స్పెసిఫికేషన్కు అనుగుణంగా ఉంటాయి ఇది ఇప్పటికే స్పెసిఫికేషన్లో పొందుపరచబడిన వాటిని పునరుద్ఘాటిస్తోంది కాబట్టి వీటిని ఇప్పుడు ఇవ్వడం లేదు కాబట్టి ఆవిష్కర్త తన పేరు మీద దాఖలు చేస్తుంటే ఆవిష్కర్త సంతకం లేదా ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళితే ఏజెంట్ సంతకం ఉంటుంది కాబట్టి ఫారం 2 తేదీ మరియు సంతకంతో ముగుస్తుంది